కాబట్టి ఇప్పుడు మనం విశిష్టత సిద్ధాంతం చర్చతో ఎలక్ట్రోమాగ్నెటిక్స్ లో కొనసాగుతాము కాబట్టి యూనిక్నెస్ సిద్ధాంతం యొక్క వివరాల్లోకి వెళ్లే ముందు మనం యూనిక్నెస్ సిద్ధాంతం పై ఆసక్తి చూపడానికి ఆచరణాత్మక కారణం ఉంది మనం ఒక ఆచరణాత్మక పరిస్థితిని తీసుకున్నామని అనుకుందాం యాంటెన్నా అమర్చి ఉందని చెప్పి దీనిలో ఈ గదిలో ప్రతిచోటా మీకు అది అనిపిస్తుంది మరియు మీరు ఎలక్ట్రోమాగ్నెటిక్స్ లో ఫీల్డ్ అంటే ఏమిటని అడిగారు ఇప్పుడు మీరు దీన్ని చేయండి మరియు సమాధానం యూనిక్ గా ఉండకపోతే గణనను చేయడం వల్ల ప్రయోజనం ఏమి ఉంది కాబట్టి ఎలక్ట్రోమాగ్నెటిక్స్ లో చాలా శక్తివంతమైన సిద్ధాంతం ఉంది ఇది మనకు కొన్ని కండీషన్లను శ్రమతో కూడిన లెక్కల ద్వారా లభించే సమాధానం యూనిక్ గా ఉంటుంది కనుక ఇది మొత్తం విలువైనదే అవుతుంది కాబట్టి సిద్ధాంతం యొక్క స్టేట్మెంట్ క్రింది విధంగా ఉంది కాబట్టి ఫీల్డ్ మరియు ఫీల్డ్ ద్వారా కొన్ని J మూలాల ద్వారా సృష్టించబడిన E మరియు H గురించి మాట్లాడుతున్నాము కాబట్టి ఇక్కడ కొంత వాల్యూమ్ని తీసుకుందాం మరియు ఇక్కడ కొంత కరెంట్ సోర్స్ J ని ఉంచుదాం మరియు ఇది ఒక ఫీల్డ్ E H ను ఉత్పత్తి చేయబోతోంది కాబట్టి మనం ఒక సోర్స్ J ని తీసుకుంటే సిద్దాంతం ఏమి చెప్తుంది లాసీ వాల్యూమ్ V లోపల ఫీల్డ్ అప్పుడు ఈ మూడు కండీషన్లలో యూనిక్ గా ఉంటుంది ఈ మూడు కండీషన్లలో ఇది ఏదీ కాదు కాబట్టి ఈ మూడు కండీషన్లు ఏమిటి కాబట్టి ఈ వాల్యూమ్ కొంత సర్ఫేస్ S ని కలిగి ఉంది ఈ సర్ఫేస్ పై E టాంజెన్షియల్ అని ఇది చెబుతోంది S అన్నింటికంటే మనకు E టాంజెన్షియల్ అని తెలుసనుకుందాం ఒకవేళ అది పేర్కొనబడితే ఫలితంగా మీరు పొందే ఫీల్డ్ యూనిక్ అయితే మరొక పరిష్కారం లేదు E మరియు H ఫీల్డ్ల మధ్య ఒక విధమైన సమరూపత ఉందని మనం చూసినందున తదుపరి పరిస్థితి సారూప్యంగా ఉంటుంది కాబట్టి మీకు Etan గురించి తెలియకపోతే మరియు మీకు Htan గనుక తెలిస్తే S మొత్తం ఆ ఫీల్డ్ యూనిక్ గా ఉంటుంది ఆపై మూడవ ఎంపిక ఒక విధమైన సరళ కలయిక మనకు Etan కొంత భాగం ఇస్తుంది మరియు పైగా మిగిలిన భాగం Htan ఇస్తుంది కాబట్టి ఈ కండీషన్లలో ఏదైనా పొందే ఫీల్డ్ యూనిక్ గా ఉంటుంది కాబట్టి మీరు ఎలక్ట్రోమాగ్నెటిక్స్లో సమస్యను చేరుకోవాలనుకుంటే మీరు బౌండరీలో టాంజెన్షియల్ E ఫీల్డ్ను పేర్కొనాల్సిన అవసరం ఉందని ఇది చెబుతుంది ఒకసారి మీరు ఈ ఈక్వేషన్లను పరిష్కరించడానికి ఏ విధానాన్ని ఉపయోగించినా మీకు ఒక యూనిక్ సొల్యూషన్ వస్తుంది ఇప్పుడు మీరు ఇక్కడ యాంటెన్నాను ఉంచామని అడగవచ్చు మరియు ఇక్కడ ఫ్రీ స్పేస్ ఏమీ లేదు కాబట్టి ఈ సందర్భంలో ఫీల్డ్ యూనిక్ గా ఉంటుంది నక్షత్రరాశి మధ్యలో బౌండరీ ఉండదు ఈ యాంటెన్నా నుండి పొందే ఫీల్డ్ను ఇక్కడ కరెంట్గా పేర్కొన్నాము అనుకుంటే అవి యూనిక్ గా ఉంటాయా సమాధానం అవును ఎందుకంటే విద్యార్థి బౌండరీలో బౌండరీ అనంతం వద్ద ఉంది మరియు ఇది భౌతిక ఫీల్డ్ కనుక ఇది ఎప్పటికీ కొనసాగదు కాబట్టి అల్పంగా Etan మరియు Htan 0 అవుతాయి కాబట్టి ఈ సందర్భంలో మనం పేర్కొన్నది Etan మరియు Htan పరోక్షంగా దాని గురించి కూడా ఆలోచించకుండా ఇవి 0 గా ఉంటాయి కాబట్టి ఈ సందర్భంలో ఫీల్డ్ యూనిక్ గా ఉంటుంది కాబట్టి ఈ ఉదాహరణపై కొంచెం ఎక్కువగా విశదీకరిస్తే ఇది క్లోజ్డ్ వాల్యూమ్కు ఉదాహరణ అవుతుంది మీరు వేరొక రకమైన వాల్యూమ్ను చూడవచ్చు ఇది ఇలా ఉంటుంది ఇది వాల్యూమ్ Vo అని చెప్పండి మరియు ఇక్కడ J కి కరెంట్ సోర్స్ మరియు ఇది వాల్యూమ్ V ఉంది మరియు ఇక్కడ బౌండరీ లేదు ఈ బౌండరీ అనంతం అవుతుంది మరియు మనం ఈ V ప్రాంతం గురించి మాట్లాడుతున్నాము కాబట్టి ఈ ఫీల్డ్ యూనిక్ గా సర్ఫేస్ పై ఉండటానికి మనం ఏమి సూచించాలి ఈ S అనంతం అయితే మరియు ఈ సిద్ధాంతం ఇక్కడ కూడా ఉంది ఏ సర్ఫేస్ అయినా వాల్యూమ్కి కట్టుబడి ఉంటుంది కాబట్టి ఈ వాల్యూమ్ V కోసం సర్ఫేస్ ఏమిటి S అనంతం ఒక సర్ఫేస్ అవుతుంది మరియు S మరొక సర్ఫేస్ అవుతుంది S అనంతం అనంతమైన దూరంలో ఉన్న ఫీల్డ్ భౌతికంగా 0 కి వెళ్తాయి కాబట్టి టాంజెన్షియల్ ఫీల్డ్ ఏమిటో చెప్పాలి ఈ బౌండరీ మరియు ఇవి పేర్కొనబడిన తర్వాత మనం గణనను కొనసాగించవచ్చు ఎందుకంటే మన సమాధానం యూనిక్ గా ఉంటుంది కాబట్టి దీనికి చాలా సరళమైన ఉదాహరణ ఉంది ఉదాహరణకు ఈ వాల్యూమ్ Vo ఒక ఘన పరిపూర్ణ లోహం అవుతుంది కాబట్టి ఖచ్చితమైన లోహంకి ఫీల్డ్ Etan 0 గా ఉంటుంది కాబట్టి ఒకసారి మనకు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ వాల్యూమ్లో ఫీల్డ్ ఉందని మనకు ఒక ప్రత్యేకమైన ఉదాహరణ తెలుసు కాబట్టి ఈ యూనిక్నెస్ సిద్ధాంతం స్పష్టంగా ఉంది ఇప్పుడు మీరు ఈ లాసీ వాల్యూమ్ V ఎందుకు అని అడగవచ్చు V వాల్యూమ్ ఎందుకు లాస్సీగా ఉండాలి ఒకవేళ ఉంటే ఈ మాధ్యమంలో నష్టం లేకపోతే ఏమి చేయాలి కాబట్టి సిద్ధాంతం యొక్క స్టేట్మెంట్ నుండి సమాధానం స్పష్టంగా లేదు హోంవర్క్ గా ఒక చిన్న సమస్యను మీరు అక్కడ చేయవచ్చు మీరు మాక్స్వెల్ ఈక్వేషన్లను తీసుకొని వాటిని కొంత వాల్యూమ్తో పరిష్కరించినప్పుడు ఈ సిద్ధాంతం కోసం మీరు కొంత లాస్ ను పేర్కొనవలసి ఉంటుందని కనుగొంటారు ఆచరణలో ఈ లాస్ నిజంగా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు దీన్ని నష్టరహితం వాల్యూమ్గా పరిగణించవచ్చు ఫ్రీ స్పేస్ లాస్లెస్ అని కూడా మనం చెబుతున్నప్పటికీ గాలి కూడా లాస్లెస్ గా ఉందని చెబుతున్నాము కానీ వాస్తవానికి ఈ సిద్ధాంతం వర్తించడానికి అనుమతించే దానిలో కొంత మొత్తంలో లాస్ ఉండవచ్చు విద్యార్థి ఫీల్డ్ యూనిక్ గా లేనప్పుడు మరియు ఒక ఉదాహరణను సెట్ చేసినప్పుడు చెప్పగలమా కాబట్టి ఈ కండీషన్స్ సంతృప్తి చెందకపోతే మనం యూనిక్నెస్ సిద్ధాంతం యొక్క ఫీల్డ్ గురించి ఎటువంటి స్టేట్మెంట్ చేప్పలేము కాబట్టి మీరు ఉదాహరణలను నిర్మించవచ్చు మీరు ఈ Etan లేదా Htan మొత్తం బౌండరీపై నిర్వచించలేదు ఆ కేసులో మీరు ఇచ్చిన పాక్షిక సమాచారాన్ని సంతృప్తిపరిచే అనేక పరిష్కారాలను పొందుతారు విద్యార్థి ఈ సిద్ధాంతం ఛార్జ్ సాంద్రత గురించి మాట్లాడుతుందా ఛార్జ్ డెన్సిటీ కాబట్టి మనం ఈ ప్రత్యేక సందర్భంలో ఉన్నాము మనం కరెంట్ల గురించి మాత్రమే మాట్లాడుతున్న సందర్భంలో వ్యవహరిస్తున్నాం కాబట్టి మనం ఎలక్ట్రోడైనమిక్స్ గురించి మాట్లాడుతున్నాము ఎలెక్ట్రోస్టాటిక్స్ కేసుల గురించి కాదు అయితే ఆ కేసులో కూడా ఈ సిద్ధాంతాన్ని ఉపయోగించవచ్చు స్టూడెంట్ మీకు స్టాటిక్ ఛార్జ్ గురించి తెలుసా అవును ఇందులో మనం స్టాటిక్తో వ్యవహరించము వాస్తవానికి గ్రిఫిత్స్ లో దాని గురించి చాలా చక్కని చర్చ ఉంది ఒక స్టాటిక్ ఛార్జ్ అక్కడ ఉండటం లేదు అది ఎక్కడైనా ఫీల్డ్ లేని ప్రదేశంలో ఉంటే తప్ప అది ఎక్కడికైనా వెళ్తుంది కాబట్టి యాంటెన్నాలు రాడార్ క్రాస్ సెక్షన్ల గురించి ఆలోచించినప్పుడు మనం ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాము ఛార్జ్ సమస్య అక్కడ ఉండటం సరిగా లేదని మీకు తెలుసు ఆ ఛార్జీలన్నీ కదలడం ప్రారంభించిన తర్వాత అవి కరెంట్లు అవుతాయి మరియు మనం ఇప్పటికే కరెంట్లతో వ్యవహరిస్తున్నాము కాబట్టి ఇది యూనిక్నెస్ సిద్ధాంతం గురించి ఉన్న చర్చ